మనం కవర్ చేసే తదుపరి ముఖ్యమైన విషయం సార్టింగ్ కంప్యూటర్ సైన్స్ లో సార్టింగ్ అనేది అత్యంత ప్రాథమికమైన పనులలో ఒకటి మరియు డేటాబేస్లు దీనికి మినహాయింపు కాదు అప్పుడు సార్టింగ్ కు వివిధ మార్గాలు ఉన్నాయి డిస్ప్లే ప్రయోజనాల కోసం సాధారణంగా చేసే సార్టింగ్ ఏమిటంటే SQL లో ORDER BY నిబంధన రిలేషనల్ ఆల్జీబ్రా సెట్లను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సార్టింగ్ ఇక్కడ చెల్లుబాటు కాలేదు కానీ డిస్ప్లే ప్రయోజనాల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇది డిస్ప్లే కోసం మాత్రమే ఉపయోగకరమైనది కాదు ఇది వేరేగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే టపుల్స్ క్రమబద్ధీకరించబడిన క్రమంలో ఉత్పత్తి చేయబడినప్పుడు ఈ టపుల్స్ ఇంటర్మీడియట్ ఫలితంలో ఉన్నప్పుడు ఇతర ప్రశ్న వ్యక్తీకరణలకు ఫీడ్ అవుతాయి టపుల్స్ క్రమబద్ధీకరించ బడిన క్రమంలో ఉత్పత్తి చేయబడితే అది తరువాత క్వెరీ అల్గోరిథం కు సహాయపడవచ్చు కాబట్టి సార్టింగ్ అనేది డేటాబేస్లు కూడా చాలా రెగ్యులర్ గా చేసే చాలా ముఖ్యమైన ఆపరేషన్ మనం చూసే వివిధ రకాల సార్టింగ్లు ఏమిటి ముందుగా ఇండెక్స్ ను అర్థం చేసుకోండి ఇండెక్స్ సాధారణంగా టపుల్స్ను క్రమబద్ధీకరించిన పద్ధతిలో నిల్వ చేస్తుంది కానీ ఇండెక్స్ లాజికల్ వ్యూ ను మాత్రమే అందిస్తుంది ఎందుకంటే ఇది వాస్తవమైన టపుల్స్కు మాత్రమే పాయింటర్ లను పొందుతుంది కనుక ఇది లాజికల్ వ్యూ మాత్రమే అయితే ఇక్కడ క్రమబద్ధీకరించడం అంటే మనకు భౌతికంగా క్రమబద్ధీకరించబడిన టపుల్స్ కావాలి కాబట్టి కేవలం ఇండెక్స్ ను అవుట్పుట్ చేయడం మధ్య వ్యత్యాసం ఉంది సార్టింగ్ కి రెండు విభిన్న మార్గాలు ఉన్నాయి టపుల్స్ మెమరీ లో సరిపోతాయి అంటే అన్ని టపుల్స్ మెమరీలో సరిపోతే క్విక్ సార్ట్ ఉపయోగించబడుతుంది క్విక్ సార్ట్ అల్గోరిథం ఏమిటో మీ అందరికీ తెలుసునని నేను అనుకుంటున్నాను మెమరీ లో సరిపోయినప్పుడు క్విక్ సార్ట్ ను ఉపయోగించవచ్చు ఏదేమైనా అది మెమరీకి సరిపోనప్పుడు క్విక్ సార్ట్ మంచి అల్గోరిథం కాదు అప్పుడు చేసేది మెర్జ్ సార్ట్ అల్గోరిథం కానీ ఈ మెర్జ్ సార్ట్ మనం అధ్యయనం చేసిన ప్రాథమిక మెర్జ్ సార్ట్ కాదు ఇది ట్విస్ట్ ఉన్న మెర్జ్ సార్ట్ దీనిని ఎక్స్టెర్నల్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం అంటారు ఎక్స్టెర్నల్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం ఏమిటో మనం తరువాత చూస్తాము ఎక్స్టెర్నల్ మెర్జ్ సార్ట్ ని కొన్నిసార్లు ఎక్స్టెర్నల్ సార్ట్ మెర్జ్ అని కూడా అంటారు ఇదే మీకు ఇవ్వబడిన పేరు ఎక్స్టెర్నల్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం ఏమిటో మనం తరువాత చూస్తాము ఇప్పుడు M బ్లాక్స్ మాత్రమే మెమరీకి సరిపోతాయని అనుకుందాం మరియు రిలేషన్ యొక్క పరిమాణం వాస్తవానికి M బ్లాకుల కంటే ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ మొత్తం రిలేషన్ మెమరీ లో సరిపోలేదు కాబట్టి క్రమబద్ధీకరించబడిన రన్ లు ఉత్పత్తి చేయ బడుతున్నాయి ఇప్పుడు ఒక రన్ అంటే కింది విధంగా జరుగుతోంది ముందుగా అన్ని M బ్లాక్స్ ఒకేసారి చదవబడతాయి తర్వాత అవి ఏదైనా అల్గోరిథం ఉపయోగించి మెమరీలో క్రమబద్ధీకరించబడతాయి క్విక్ సార్ట్ లేదా మరేదైనా మెమరీలో క్రమబద్ధీకరించబడతాయి అప్పుడు ఈ M బ్లాక్లు తిరిగి వ్రాయబడతాయి కాబట్టి M బ్లాక్ల యొక్క ప్రతి రన్ కోసం చేసే మూడు దశలు ఇవి కాబట్టి మొదట M బ్లాక్లు చదవబడతాయి తర్వాత అవి మెమరీలో క్రమబద్ధీకరించబడతాయి ఆ తర్వాత అవి తిరిగి వ్రాయ బడతాయి అప్పుడు అది అమలు చేయబడిన తర్వాత తదుపరి సెట్ల బ్లాక్స్ చదవబడతాయి తర్వాత అవి మళ్లీ మెమరీలో క్రమబద్ధీకరించబడతాయి మరియు తరువాత అవి తిరిగి వ్రాయబడతాయి మరియు మొదలైనవి దీనిని రన్ అంటారు ప్రతి రన్ కోసం M బ్లాక్స్ చదవబడతాయి మరియు క్రమబద్ధీకరించ బడతాయి ఇది మొదటి స్టెప్ ఆ తర్వాత మెర్జ్ స్టెప్ వస్తుంది ఇది ఒకే సమయంలో M 1 రన్స్ ని మెర్జ్ చేస్తుంది దీనిని M 1 వే మెర్జ్ అంటారు కాబట్టి ఈ అల్గోరిథం ఏమి చేస్తుందంటే ఇది M 1 రన్ ల మొదటి బ్లాక్ని చదువుతుంది తర్వాత ఇది M బ్లాక్లలో బఫర్ బ్లాక్లకు ఉత్తమమైన మొదటి రికార్డును అందిస్తుంది కాబట్టి బఫర్ బ్లాక్ ఉంది అందుకే ఇది M 1 అని మీరు చూస్తున్నారు ఇది పరీక్షించబడుతున్న బఫర్ బ్లాక్ మరియు బఫర్ బ్లాక్ పూర్తయిన తర్వాత బఫర్ బ్లాక్ నిండేవరకు కొనసాగించబడుతుంది ఆపై డిస్క్కి బఫర్ బ్లాక్ అవుట్పుట్ అవుతుంది దీని తరువాత ఒక కొత్త బఫర్ బ్లాక్ పూర్తవుతుంది మరియు అయిపోయేవరకూ ఇది కొనసాగుతుంది ఒక రన్ యొక్క బ్లాక్ అయిపోయినప్పుడు ఆ రన్ యొక్క తదుపరి బ్లాక్ చదవబడుతుంది మరియు ఇది కొనసాగుతుంది కాబట్టి ఇవి రెండవ మెర్జ్ లో కూడా పూర్తి కాకపోవచ్చు ఎందుకంటే M 1 రన్ లు సరిపోకపోవచ్చు మొదటి దశలో ఉత్పత్తి చేయబడిన బ్లాక్లు M 1 కంటే ఎక్కువ ఉండవచ్చు కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంది మరియు చివరకు అవుట్పుట్ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఒకటి కంటే ఎక్కువ పాస్ లలో కొనసాగవచ్చు కాబట్టి ఇది ప్రయాణిస్తూనే ఉంటుంది కానీ చాలా ముఖ్యమైన భాగం ఏమిటంటే ప్రతి పాస్ తర్వాత ఇన్పుట్లో కొంత భాగం ప్రాసెస్ చేయబడుతుంది మరియు అవుట్పుట్ అప్పటి వరకు క్రమబద్ధీకరించ బడుతుంది కాబట్టి ఎక్స్టెర్నల్ సార్ట్ మెర్జ్ అల్గోరిథంను మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది M 3 అనుకోండి ఇక్కడ ఒకసారి మూడు బ్లాకులు మాత్రమే సరిపోతాయని అనుకుందాం మరియు ఇది మనం క్రమబద్ధీకరించాల్సిన డేటా 18 11 16 మొదలైనవి కాబట్టి మొదటి పాస్లో మూడు విషయాలు మెమరీకి ఇన్పుట్ అవుతాయి 18 11 మరియు 16 మెమరీకి ఇన్పుట్ అవుతాయి మరియు ఇది క్రమబద్ధీకరించ బడుతుంది మరియు అవుట్పుట్ ఏమిటంటే 11 16 18 ఇప్పుడు అదేవిధంగా మరిన్ని రన్ లు సృష్టించబడతాయి మరియు అవుట్పుట్లు డిస్క్కు తిరిగి వ్రాయబడతాయి ఇవి మొదటి రన్ తర్వాత సృష్టించబడే అవుట్పుట్లు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చివరి బ్లాక్ సగం నిండి ఉండవచ్చని గమనించండి కానీ అది పట్టింపు లేదు క్రమబద్ధీకరించిన రన్లో ఉంచడం మాత్రమే అవసరం ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కటి క్రమబద్ధీకరించబడిన రన్ అని గమనించండి ఇప్పుడు మొదటి రెండు బ్లాక్లు మొదట క్రమబద్ధీకరించబడిన రన్ లు మెమరీలోకి తీసుకురాబడతాయి ఇప్పుడు ప్రతిదీ మెమరీలోకి రాదు మొదటి బ్లాక్లు మాత్రమే మెమరీలోకి వస్తాయి కాబట్టి M 3 కాబట్టి మెమరీలో ఉండేది 11 మరియు 12 తరువాత బఫర్ బ్లాక్ సృష్టించబడుతుంది ఈ రెండింటిలో మొదటిదాన్ని అవుట్పుట్ చేసే బఫర్ బ్లాక్ ఈ 11 మరియు 12 లలో కనిష్ఠమైది అవుట్పుట్ అవుతుంది కాబట్టి 11 అవుట్పుట్ అవుతుంది బఫర్ బ్లాక్లోకి చదవబడుతుంది మరియు ప్రతి బఫర్ బ్లాక్ ఈ మూడు విలువలను కలిగి ఉంటుందని గమనించండి కాబట్టి 11 సృష్టించబడుతుంది ఇప్పుడు 11 అవుట్పుట్ అయిన వెంటనే 11 ఉన్న ఈ బ్లాక్స్ లో తదుపరి బ్లాక్ 11 ఉన్న ఈ రన్ నుండి తదుపరిది తరువాత బ్లాక్ చదవబడుతుంది అంటే 16 మెమరీలోకి వస్తుంది ఇప్పుడు తదుపరి పోలిక 16 మరియు 12 మధ్య ఉంటుంది మరియు 12 అవుట్పుట్ అవుతుంది 12 అవుట్పుట్ అయిన తర్వాత 13 మెమరీలోకి వస్తుంది అప్పుడు వీటిలో 13 సృష్టించబడుతుంది మరియు క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత 17 మెమరీలోకి వస్తుంది ఏమి జరుగుతుందంటే ఈ కనుగొనే సమయంలో ఈ బఫర్ బ్లాక్ నిండి ఉంది ఎందుకంటే మీరు ఈ మూడిటిని చూడవచ్చు మరియు ఇది పూర్తయింది కాబట్టి ఇవి డిస్క్కి తిరిగి వ్రాయబడతాయి మరియు బఫర్ ఖాళీ చేయబడుతుంది ఇప్పుడు బఫర్ బ్లాక్ ఇతర విలువలను కలిగి ఉండలేదు కనుక ఇది డిస్క్కి తిరిగి వ్రాయబడుతుంది తరువాత అదే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి 16 మరియు 17 లో 16 బఫర్ బ్లాక్లో పెట్టబడుతుంది 16 తర్వాత 18 తీసుకురాబడుతుంది తరువాత 17 అవుట్పుట్ అవుతుంది 17 ను తొలగించిన తర్వాత బ్లాక్లలో ఇంకేమీ ఉండదు కాబట్టి మరేమీ తీసుకురాలేదు మరియు 18 పూర్తవుతుంది కాబట్టి 18 కూడా తొలగించబడుతుంది కనుక ఇది 16 17 మరియు 18 గా ఉత్పత్తి చేయబడుతుంది ఇప్పుడు అదే విధంగా ఈ రెండూ క్రమబద్ధీకరించబడతాయి మరియు ఇక్కడ ఉత్పత్తి చేయబడేది ఏమిటంటే మనం దానిని 14 15 19 20 21 అని వ్రాయవచ్చు తదుపరి దశలో రెండు బ్లాకులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్రమబద్ధీకరించ బడతాయి మరియు మొత్తం క్రమబద్ధీకరించబడిన ఆర్డర్ ఉత్పత్తి చేయబడుతుంది 11 12 13 14 15 16 17 18 19 20 21 అది చేయబడుతోంది కాబట్టి ఇది మెర్జ్ సార్ట్ విధానాన్ని అనుసరిస్తుంది కానీ పరిగణనలోకి తీసుకున్న కొన్ని విషయాలు ఏమిటంటే ఒకేసారి మూడిటిని మాత్రమే పెట్టవచ్చు ఎందుకంటే మెమరీ అంత సామర్థ్యాన్నే కలిగి ఉంది మరియు బఫర్ బ్లాక్లో ఉపయోగించబడుతుంది మొదలైనవి ఇది ఎక్సటెర్నల్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం మరియు వాస్తవానికి పనులు ఇలా జరుగుతాయి ఇప్పుడు ఈ ఉదాహరణలో రెండు పాస్లు సరిపోనప్పుడు దానికి మూడు పాస్లు అవసరం అని గమనించండి ఎందుకంటే రెండవ పాస్లో కూడా మనకు తగినంత స్థలం లేదు మొదటి పాస్ ఎల్లప్పుడూ క్రమబద్ధీకరించబడిన రన్ లను సృష్టించడానికి ఉంటుంది మరియు ఆ తర్వాత చాలా పాస్లు అవసరంకావచ్చు ఇప్పుడు చేయవలసిన ఒక ముఖ్యమైన విషయం ఈ అల్గోరిథంలను విశ్లేషించడం కాబట్టి ఈ ఎక్సటెర్నల్ మెర్జ్ సార్ట్ ల ధరలను మనము ఎలా విశ్లేషిస్తాము కాబట్టి ఈ ఎక్సటెర్నల్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం ధర క్రింది పద్ధతిలో చేయబడుతుంది రిలేషన్ b బ్లాక్లను కలిగి ఉందని అనుకుందాం మరియు మెమరీ M బ్లాక్లను మాత్రమే కలిగి ఉంటుంది b M కాబట్టి ఉత్పత్తి చేయబడిన మొత్తం క్రమబద్ధీకరించబడిన పరుగుల సంఖ్య మొదటి విషయం ఏమిటంటే ఉత్పత్తి చేయబడిన రన్ల సంఖ్య ⌈bM⌉ ఇప్పుడు ప్రతి మెర్జ్ పాస్లో M 1 రన్ లు క్రమబద్ధీకరించబడ్డాయి కాబట్టి అవసరమైన మొత్తం మెర్జ్ పాస్ లు m logM 1 ⌈bM⌉ కాబట్టి ఇది విషయం మరియు అవసరమైన మొత్తం విషయాల సంఖ్య అవసరమైన విషయం క్రిందిది కావాల్సిన మొత్తం మెర్జ్ పాస్ ల సంఖ్య క్రమబద్దీకరించిన మొత్తం రన్ ల యొక్క logM 1 ఇప్పుడు ఈ మెర్జ్ పాస్లు మరియు మొదటి పాస్ సమయంలో ఈ రెండు ముఖ్యమైన పాస్లు అన్ని బ్లాక్లు చదవబడతాయి మరియు అన్ని బ్లాక్లు వ్రాయబడతాయి అన్ని బ్లాక్ల సంఖ్యను చదివితే అది b మరియు అన్ని బ్లాక్లు వ్రాయబడితే అది మళ్లీ b అప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ ల సంఖ్య కేవలం 2b m1 మొదటి పాస్ కోసం ఈ మొత్తం సంఖ్య కు 1 ఎక్కువ కాబట్టి ఇది స్మాల్ m అని మనం చెబితే ఇది m1 కాబట్టి అది మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య దీన్ని అర్థం చేసుకోవడానికి అది అవసరం ఇప్పుడు మొత్తం సీక్ ల సంఖ్య ఎంత మొత్తం సీక్ ల సంఖ్యను మనం ఎలా లెక్కించాలి ప్రారంభ క్రమబద్ధీకరించిన రన్ ఈ M బ్లాక్లన్నింటినీ చదువుతుంది మరియు ఒకే ఒక్క సీక్ ఉంది కాబట్టి మొత్తం సీక్ల సంఖ్య 2bM ఎందుకంటే ప్రతిసారీ క్రమబద్ధీకరించ బడిన మొత్తం రన్ లు డేటా భాగం యొక్క మొదటి రన్ కోసం ప్రతిసారీ చదవబడుతుంది మరియు తరువాత వ్రాయబడుతుంది కాబట్టి ప్రతి పఠనం కోసం క్రమబద్ధీకరించబడిన రన్ కు ఒక సీక్ అవసరం మరియు దానిని తిరిగి వ్రాయడానికి మరొక సీక్ అవసరం కాబట్టి క్రమబద్ధీకరించబడిన రన్ లకు రెట్టింపు సంఖ్య 2s అది మొదటి పాస్ కోసం మాత్రమే విషయాల సంఖ్య ఇప్పుడు మెర్జ్ పాస్ సమయంలో ఇది మొదటి క్రమబద్దీకరించిన రన్ ప్రతి మెర్జ్ పాస్ సమయంలో ఏమి జరుగుతుందంటే వివిధ రన్ ల నుండి బ్లాక్లను చదవవచ్చు కాబట్టి ముందుగా ఒక బ్లాక్ చదవబడుతుంది కనుక ఇది ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ అని బహుళ బ్లాక్లు ఉన్నాయని అనుకుందాం ముందుగా ఈ బ్లాక్ చదవబడుతోంది తరువాత తదుపరి బ్లాక్ చదవవచ్చు తరువాత తదుపరి బ్లాక్ చదవవచ్చు మరియు అలా మొదలైనవి కాబట్టి హీనస్థితి లో బఫర్ బ్లాక్కు ఏదైనా అవుట్పుట్ అయిన ప్రతిసారీ మరొక బ్లాక్ చదవబడుతుంది సీక్ ల సంఖ్య కేవలం ఒక బ్లాక్ నుండి మరొక బ్లాక్కు ఒక రన్ నుండి మరొక రన్కు కాపీ చేయడం అనేక సీక్ లు ఉండవచ్చు సీక్ ల సంఖ్య వీటిలో ప్రతిదానికి మళ్లీ 2b ఉండవచ్చు కాబట్టి ప్రతి బ్లాక్ను చదివి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రతి బ్లాక్లో చదవడానికి b సీక్ లు మరియు అవుట్పుట్ కోసం b సీక్ లు ఉంటాయి ఎందుకంటే ఈ బ్లాక్లలో ప్రతిదానికి మళ్లీ కొన్ని ఇతర విషయాల మీద అవసరాలు ఉండవచ్చు మెర్జ్ దశ కి 2b సీక్ లు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం మెర్జ్ చేసే మొత్తం సంఖ్య 2b X m మనం అక్కడ ఉపయోగించే m కాబట్టి మొత్తం అల్గోరిథంలో మొత్తం సీక్ ల సంఖ్య seeks 2s 2bM ఇది అత్యంత హీనమైన కేసు కావచ్చు ట్రాన్స్ఫర్ ల మొత్తం సంఖ్య transfer 2bm1 మరియు మొత్తం సీక్ ల సంఖ్య seeks 2s 2bM ఇది వాస్తవానికి మెర్జ్ సార్ట్ ప్లాన్ యొక్క చెత్త హీనమైన కేసు విశ్లేషణ ఇది చెడ్డది కావచ్చు కానీ సాధారణంగా దాని కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి బ్లాక్ సీక్ కి జంప్ చేసే హీనమైన కేసును ఊహించుకున్నాం